ఇంతకుముందు పాఠ్యాంశంలో మేము నిర్బంధము లేని సరళము కాని ఆప్టిమైజేషన్ ను యూనివేరియేట్ ఉదాహరణలో లేదా అక్కడ ఒకే డెసిషన్ చరరాశి ఉన్నప్పుడు వివరించాము ఈ పాఠ్యాంశంలో ఆప్టిమైజేషన్ సమస్య లో ఎక్కువ చరరాశులు డిసిషన్ రాశులు గా ఉన్నప్పుడు ఇది ఎలా మిగతా ఉదాహరణ లకు పొడిగించవచ్చు అని చూస్తాము కాబట్టి మీరు ఇలాంటి సమస్యల వైపు చూసినప్పుడు ఒక సార్వజనికమైన ఫంక్షన్ z అనేది x1 నుండి xn వరకు ఉన్న డెసిషన్ చరరాశుల యొక్క ఏదో ఒక విరళ ఫంక్షన్ అవుతుంది కాబట్టి అక్కడ n చరరాశులు ఉన్నాయి ఫంక్షన్ z ను ఆప్టిమైజ్ చేయడానికి వాటిని మనము మార్చుకోవచ్చు లేదా ఎంచుకోవచ్చు రెండవ డైమెన్షనల్ ఉదాహరణలో దీనిని x12 x22 యొక్క వర్గ మూలము గా వివరించవచ్చు గమనించండి మేము రెండవ డైమెన్షన్స్ కలిగిన చిత్రాలను ఉపయోగించి యూనివేరియేట్ ఆప్టిమైజేషన్ ను వివరించవచ్చు ఎందుకంటే మాకు x దిశ లో డెసిషన్ చరరాశి విలువ ఉంది మరియు y దిశలో ఫంక్షన్ యొక్క విలువ ఉంది కాబట్టి మీరు ఈ విధముగా చూడవచ్చు మరియు తర్వాత ఇది కనిష్టం అవుతుంది మరియు అదే విధముగా ఏమైనా ఈ సమస్యను రెండవ డైమెన్షన్ కు పొడిగించినట్లు అయితే మీకు 3 డైమెన్షనల్ చిత్రాలు వస్తాయి మరియు 2 కంటే ఎక్కువైనా డైమెన్షన్స్ లో ఒకవేళ డెసిషన్ చరరాశులు 2 కంటే ఎక్కువ ఉంటే అది చూడడానికి కష్టం కాబట్టి మనము ఏం చేయాలి అంటే మల్టీవేరియేట్ ఆప్టిమైజేషన్ లో కొన్ని ముఖ్యమైన ఆలోచనలను స్లైడ్ యొక్క ఎడమ చేతి వైపు చూపించిన విధముగా చిత్రాల ద్వారా వివరించబోతున్నాము మరియు నేను ముందు చెప్పిన విధముగా రెండు డెసిషన్ చరరాశులు ఉన్నట్లయితే మనము 3 డైమెన్షన్స్ కు వెళ్లాలి మరియు ఎందుకంటే ఒకవేళ ఇది ఒక x1 మరియు ఇది ఒక x2 లేదా ఇది ఒక x1 మరియు ఇది ఒక x2 అయితే అప్పుడు నాకు fx1 x2 0 ఫంక్షన్ విలువ చెప్పడానికి మూడవ డైమెన్షన్ కావాలి కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ మూడవ అక్షము లో ఉంటుంది కాబట్టి మనము ఎక్కువ చరరాశులు ఉన్నప్పుడు నిర్బంధము లేని ఆప్టిమైజేషన్ కొరకు ఆలోచిద్దాము ఉదాహరణకు ఈ చిత్రాన్ని తీసుకోండి స్లైడ్ యొక్క ఎడమ చేతి వైపు ఉన్న ఈ చిత్రం చూసినట్లయితే మీరు గమనించవచ్చు కనిష్ట బిందువు అనేది ఇక్కడ ఏదో ఒక చోట ఉండవచ్చు ఈ ఉదాహరణలో ఇది 0 0 అవుతుంది ఇది x y x1 x2 తలమును స్పర్శిస్తుంది మరియు ఒక సాధన యొక్క కనిష్ట బిందువు 0 అవుతుంది ఏమైనా మీరు x1 x2 తలము వైపుకు కదులుతున్నప్పుడు వేరు వేరు బిందువుల వద్ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను లెక్క వేయండి నేను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను ఈ బిందువు వద్ద లెక్క వేసాను అని అనుకుందాము ఇప్పుడు ఇది తలమునకు బయట ఉంటుంది మరియు ఇది ఈ బిందువు వద్ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ అవుతుంది మరియు నేను ఈ బిందువు వద్ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను లెక్క వేసినట్లయితే ఇది తలమునకు బయట ఉంటుంది మరియు ఇది ఈ బిందువు వద్ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క విలువ ఇది అవుతుంది మరియు అదే విధముగా మరియు నేను ఈ దిశలో వెళ్ళినట్లయితే నేను ఇక్కడకు వస్తాను మరియు అదే విధంగా కాబట్టి మనము ఏమి చేస్తాము అంటే మనము డెసిషన్ చరరాశుల యొక్క స్పేస్ లో ఉంటాము మరియు మనము ఆప్టిమమ్ సాధన కొరకు ప్రయత్నించి మరియు కనుగొంటాము ఎందుకంటే మనము నిజంగా ఆ విలువలను ఎంచుకుంటున్నాము ఉదాహరణకు డెసిషన్ చరరాశుల యొక్క స్పేస్ లో నాకు ఒక బిందువు ఉందని అనుకుందాము అప్పుడు దానికి సంబంధమైన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ అనేది ఇది అవుతుంది మరియు స్పష్టంగా మనకు తెలుసు ఇది కనిష్ట బిందువు కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే మనము ఇక్కడికి రావడం ఎలాగా అనేది తెలుసుకోవాలి గమనించండి ఫంక్షన్ కనిష్టం అయ్యేలా మరియు డెసిషన్ చరరాశుల యొక్క స్పేస్ లో ఉండేలాగా డెసిషన్ చరరాశులు ఎలాంటి విలువలను తీసుకుంటాయి కాబట్టి మనము తప్పనిసరిగా డెసిషన్ చరరాశుల యొక్క విలువలను మారుస్తూ ఉండాలి ప్రాథమికంగా ఈ తలము వైపుకు వెళుతున్నాము ఏమైనా మనము ఈ తలము వైపు వెళ్తున్నప్పుడు z దిశలో విలువలను మనము చేరిన ఈ బిందువు కనిష్టం అవునా కాదా అని చూస్తున్నాము దీనిని చూడడానికి మనము కాంటూర్ చిత్రాల ను నేను చూపించిన చిత్రము యొక్క కుడి చేతి వైపు చూడవచ్చు కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ చిత్రాన్ని ఖండిస్తూ మరియు x1 x2 ఉపరితలమునకు సమాంతరంగా ఉండే తలము గురించి ఆలోచించండి కాబట్టి ఉదాహరణకు ఈ విధముగా దీనికి సమాంతరంగా మరియు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ చిత్రాన్ని ఖండిస్తూ ఉండే తలము గురించి ఆలోచించాలి ఇప్పుడు మీకు x1 x2 ఉపరితలమునకు సమాంతరంగా ఉండే తలము ఉన్నట్లయితే ఇప్పుడు మనము ఏమి చూస్తాము అంటే మనకు ఉన్న ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ తలమున స్థిరాంకము అయ్యేలా చూస్తాము ఎందుకంటే మీరు ఇక్కడ దీనిని ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన fx1 x2 విలువ లేదా z విలువ అవుతుంది కాబట్టి ఎవరైనా ఏమి చెబుతారు అంటే నేను ఉపరితలాన్ని దీనికి x1x2 ఉపరితలానికి సమాంతరంగా ఉండే తలముతో ఖండించినట్లు అయితే ఇప్పుడు నాకు x1x2 ఉపరితలానికి కాంటూర్ చిత్రాలు వస్తాయి కాబట్టి మీరు ఈ మార్గంలో ఆలోచించాలి కాబట్టి ఇక్కడ ఈ తలము ఉపరితలాన్ని ఖండన చేస్తోంది కాబట్టి తలము పై ఎక్కడైతే ఖండన ఉందో అక్కడ మీకు ఒక కాంటూర్ వస్తుంది మరియు మనము ఏమి చేస్తాము అంటే ఆ కాంటూర్ ను x1 x2 ఉపరితలంపైకి ప్రొజెక్ట్ చేస్తాము కాబట్టి ఈ చిత్రము ఇక్కడ ఉన్నది కాబట్టి ఉదాహరణకు మనము z5 తీసుకుంటే మరియు అప్పుడు ఆ తలము ఈ ఉపరితలాన్ని ఖండించినట్లయితే అప్పుడు x1 x2 అక్షముల యొక్క ప్రొజెక్షన్ ఏమవుతుందో చూద్దాము కాబట్టి మనకు తెలుసు మనము x5 ను స్థిరాంకం గా తీసుకున్నాము కాబట్టి మీకు ఈ సమీకరణం x12 x22 5 యొక్క వర్గమూలం వస్తుంది ఇది మీకు x12 x22 52 ఇస్తుంది ది కాబట్టి మనము దీనిని కేంద్రం వద్ద నుండి 5 వ్యాసార్థం గల వృత్తం యొక్క సమీకరణం గా అర్థం చేసుకోవచ్చు ఇదే మనము ఈ చిత్రంలో చూసాము అదే విధముగా మీరు k4 ఉన్నట్లయితే మీకు ఈ కాంటూర్ చిత్రాలు మరియు k3 k2 మరియు మొదలగునవి వస్తాయి ఇప్పుడు మీరు గమనించవలసిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకవేళ నేను ఇక్కడ ఉన్న ఒక డెసిషన్ చర రాశి విలువలతో మొదలు పెట్టినట్లయితే మరియు నేను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను మెరుగుపరచాలి అనుకుంటే నాకు తెలుసు నేను ఈ విధముగా ఉన్న ఒక కాంటూర్ అని ఎంచుకోవాలి అప్పుడు ఇక్కడ నుండి నేను ఈ కాంటూర్ పైన వెళుతున్నప్పుడు నేను నా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ ను ఏ విధంగానూ మెరుగుపరచలేను నేను ఈ బిందువు నుండి ఈ దిశలో వెళ్ళినట్లయితే నేను కొత్త బిందువు వెళ్లాను అనుకుందాము ఇప్పుడు అది నేను ఉండే ప్రదేశము కంటే ఎక్కువైన k విలువ ఉండే కాంటూర్ పైన ఉంటుంది కాబట్టి దీని అర్థం ఏమిటంటే నేను నా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువలు పెంచాను కాబట్టి నేను ఏ దిశలో ముందుకు వెళ్ళిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తాను కాబట్టి నేను ఏ విధముగా నా ఆబ్జెక్ట్ ఫంక్షన్ ను తగ్గించడానికి ఈ దిశ లో వెళ్లాలి ఏమైనా నేను ఎక్కువ దూరం వెళ్లాలి అని నిర్ణయించుకుంటే ఒకవేళ నేను ఇక్కడికి తరువాత ఈ కాంటూర్ వైపు కదిలి నట్లయితే కాబట్టి ఈ కాంటూర్ పై ఉన్న ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క విలువ ఈ కాంటూర్ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ బిందువు అనేది ఉన్నతమైన బిందువు అవుతుంది తర్వాత ఇది అవుతుంది కాబట్టి మనము ఫంక్షన్ ను ఆప్టిమైజ్ చేయడానికి ఇది ప్రాథమికమైన ఆలోచన కాబట్టి నేను మీకు చెప్పిన విధముగా నేను రెండు నిర్ణయాలను తీసుకోవాలి నేను తీసుకోవలసిన మొదటి నిర్ణయం ఏమిటంటే ఈ అన్ని దిశలలో నేను ఏ దిశను ఎంచుకోవాలి కాబట్టి నేను ఇక్కడ కూర్చుని మరియు అప్పుడు నేను తీసుకోవలసిన దిశ గురించి తెలుసుకోవాలి మరియు ఒక్కసారి నేను ఒక ప్రత్యేకమైన దిశను ఎంచుకున్నాక నేను ఎంత దూరం ఈ దిశలో వెళ్ళవచ్చు అనేది నేను తీసుకోవాల్సిన రెండవ నిర్ణయం ఉదాహరణకు నేను ఇక్కడకు వెళ్ళినట్లయితే నేను ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను కొంత మెరుగు పరిచాను నేను ఇక్కడ కు వెళ్లాను మరియు నేను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను మరి కొంత మెరుగుపరిచాను అని అనుకుందాం కానీ నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను ఇంకా అద్వాన్నంగా చేశాను కాబట్టి అక్కడ నేనే నిర్ణయం చేయవలసిన అవసరం ఉన్న రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి నేను డెసిషన్ చరరాశులలో ఉపరితలంపై వెళ్ళవలసిన దిశ మరియు నేను దిశల ఎంచుకున్నాక ఆ దిశలో ఎంతవరకూ వెళ్లాలి అనేది కాబట్టి అవి మనము సమాధానం చెప్పవలసిన రెండూ ముఖ్యమైన ప్రశ్నలు మనము ఇలాంటి నిర్బంధము లేని ఆప్టిమైజేషన్ సమస్యలను సాధన చేయడానికి న్యూమరికల్ పద్ధతుల తో ఈ ప్రశ్నలను సమాధాన పరచవచ్చు ఈ పాఠ్యాంశంలో మేము మల్టీ వేరియేట్ సమస్యలను కనిష్టీ కరణ చేయడానికి అనలిటికల్ కండిషన్స్ చూపిస్తాము అది చేసే ముందు మనము యూనివేరియేట్ ఉదాహరణ లో చూసిన విధముగా ఇది f x అని అందాము మరియు ఓకే ఒక మినిమం అయినా ఫంక్షన్ ఉన్నది ఇదే గ్లోబల్ మినిమం మరియు నేను వేరే ఉదాహరణ కూడా చూపించాను అక్కడ ఇలాంటి ఒక మినిమం ఉన్న ఒక ఫంక్షన్ ఉన్నది ఇది ఒక మినిమమ్ ఈ రెండు మినిమా ఇది లోకల్ మినిమం మరియు ఇది గ్లోబల్ మినిమం ఇదే మల్టీ వేరియేట్ ఉదాహరణలో కూడా జరిగింది ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఉంది అది రెండు డెసిషన్ చరరాశులు ఉన్న ఒక ఫంక్షన్ ఉంది అవి x1 మరియు x2 ఒక ఫంక్షన్ ఈ రూపంలో ఉంది అని అనుకుందాము ఒకవేళ మీరు 3D చిత్రం గీసినట్లు అయితే మీరు చూడవచ్చు అక్కడ చాలా కొండలు మరియు లోయలు చూడవచ్చు మరియు మీరు గమనించవచ్చు x1 x2 యొక్క ప్రొజెక్షన్ ఉపరితలం వైపుకు చేసినట్లయితే మీరు చాలా మినిమా లను ఈ చిత్రములో చూడవచ్చు మరియు గ్లోబల్ మినిమం ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఇలాంటి ఉదాహరణ ఫంక్షన్స్ లో ఇది చాలా కష్టమైనది అని చూడవచ్చు మీరు ఒకవేళ ఇక్కడ మొదలు పెట్టినట్లయితే స్పష్టంగా తెలుస్తుంది మనము చేయగలిగే ఒక మంచి విషయం ఏమిటంటే ఈ మినిమంకు వెళ్లడం మరియు మీరు ఎక్కడ ఉంటారు మరియు ఇక్కడ నుండి మినిమం కోసం ఈ కండిషన్స్ వైపు చూస్తారు ఈ కండిషన్ కండిషన్స్ లో ఎలాంటి వ్యత్యాసము ఇక్కడ ఉండదు మరియు ఇక్కడ ఉన్న కండిషన్స్ ఫస్ట్ ఆర్డర్ మరియు సెకండ్ ఆర్డర్ కండిషన్స్ ఇవి మనము యూనివేరియేట్ ఉదాహరణలో మాట్లాడుకున్నవి కాబట్టి అదేవిధమైన కండిషన్స్ తదుపరి మల్టీ వేరియేట్ లో కూడా చూడవచ్చు ఏమైనా కేవలము ఆ కండిషన్స్ నుండి మీకు ఏ వ్యత్యాసము మీరు చూడలేరు ఏమైనా ఒకవేళ మీరు నిజంగానే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను ఆ బిందువు వద్ద గణన చేసినట్లయితే మరియు ఈ బిందువు దీని కన్నా ఎంతో చిన్నది ఏమైనా మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఇలాంటి ఒక బిందువు ఉంటుందని మీరు సాధ్యమైనంత అనాలసిస్ చేసేవరకూ నిజముగా దీన్ని గుర్తించలేరు కాబట్టి ఈ ఉదాహరణలో మీరు ఏమి చేస్తారు అంటే దీనిని ఇంకా మెరుగు పరచగలరా అని చూడాలి ప్రాథమికంగా దాని అర్థం ఏమిటంటే స్థానికంగా ఇక్కడ చాలా బాగుంది మీరు కొంత త్యాగం చేయాలి మరియు వేరొక బిందువు దీనికన్నా మెరుగ్గా ఉంటుందా అది చూడడానికి ప్రయత్నించాలి కాబట్టి ఇక్కడకు దూకడానికి మరియు తరువాత ఇక్కడకు దూకడానికి మరియు మొదలగునవి చేయడానికి కొన్ని అల్గోరిథమ్స్ ఉన్నాయి కానీ అన్ని సాధారణ ఉదాహరణల లో ఈ అల్గోరిథమ్స్ అనేవి గ్లోబల్ మినిమం ఇస్తాయని నిరూపించ లేము గుర్తుపెట్టుకోండి ఇది డేటా సైన్స్ దృష్టికోణంలో చాలా ముఖ్యమైన విషయం మీకు ఒక ఎర్రర్ ఉపరితలంపై ఉందని అనుకుందాము ఈ భావనలు ఎంత ముఖ్యమైనవి అని తెలపడానికి ఇది ఒక ఆలోచన మరియు మీరు ఇక్కడ ఒక మోడల్ ను అమర్చడానికి ప్రయత్నిస్తున్నారు మరియు ఈ మోడల్ కు కావలసిన ఉత్తమమైన పెరామీటర్స్ ఇక్కడ ఉన్నాయి కానీ ప్రత్యేకమైన ఆప్టిమైజేషన్ అల్గారిథం ఇలాంటి ఏదో ఒక స్థానికమైన ఆప్టిమా వద్ద ఇరుక్కు పోతుంది డేటా సైన్స్ దృష్టి కోణం నుండి నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఎర్రర్ అనేది ఇక్కడ ఉన్నట్టు చాలా చిన్నది అయి ఉండవచ్చు ఏమైనా మోడల్ దృష్టికోణంలో మీరు పెరామీటర్స్ ను ఈ విలువల నుండి ఇంకొక దిశలో కి మార్చినట్లయితే మీరు స్థానికమైన రీజియన్ ను పెంచే ఎర్రర్ ను కనుగొంటారు కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువను మెరుగుపరిచే చాలా చిన్నదైన ప్రేరకం ఉంది ఆ ప్రేరకం ఈ బిందువు వద్ద నుండి బయటకువెళ్ళడానికి ఎందుకంటే స్థానికంగా మీరు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువలు పెంచుతున్నారు కాబట్టి చివరకు మీ అల్గారిథం పెరామీటర్స్ ను కనుగొంటుంది అవి అంగీకరించతగ్గవి కానీ ఉత్తమమైనవి కావు కాబట్టి ఇది మంచి సమర్థవంతమైన డేటా సైన్స్ అల్గోరిథమ్స్ కొరకు మనము సాధన చేయ వలసిన సమస్య కాబట్టి మనం వెనుకకు వెళ్లి అనలిటికల్ గా ఇది ఎలా మనము ఈ సమస్యను పరిష్కరించాలి అనేది చూద్దాము కాబట్టి మీకు ఒక మల్టీ వేరియేట్ ఆప్టిమైజేషన్ సమస్య ఉన్నట్లయితే అక్కడ మీకు z అనేది f x2 అదే విధముగా xn వరకు ఉన్నట్లయితే మరియు యూనివేరియేట్ ఉదాహరణలో దీనిని యూనివేరియేట్ ఉదాహరణ కు విరుద్ధంగా తీసుకుంటే కాబట్టి మనము z f ఒకే ఒక చరరాశి కలిగి ఉంది అని అనుకుందాము ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక మినిమం కు అవసరమైన కండిషన్ ఏమంటే నాకు dz dx f' 0 అవ్వాలి మరియు తరువాత మినిమం కొరకు d2z dx2 f" 0 అన్నాము కాబట్టి ఇవే ముందు పాఠ్యాంశాల్లో మేము వివరించిన కండిషన్స్ కాబట్టి ఒక డైమన్షనల్ ఉదాహరణల లో డెరివేటివ్ అనేది మల్టీవేరియేట్ ఉదాహరణలో గ్రేడియంట్ అని పిలుస్తాము కాబట్టి ఈ ఉదాహరణలో మనకు dz dx లేదా df dx ఉంది ఏమైనా అక్కడ మనకు చాలా చరరాశులు ఉండడం వలన మనకు ఎక్కువ పార్షియల్ డెరివేటివ్స్ వస్తాయి మరియు నేను ఫంక్షన్ యొక్క ప్రతి భాగము యొక్క డెరివేటివ్ ను దానికి సంబంధించిన చర రాశి తో లెక్క వేయడం వలన ఫంక్షన్ f యొక్క గ్రేడియంట్ అనేది వెక్టర్ అవుతుంది కాబట్టి ఉదాహరణకు మొదటి భాగము ∂f ∂x1రెండవ భాగము ∂f ∂x2 మరియు చివరి భాగము ∂f ∂xn అవుతుంది కాబట్టి ఇది ఒకే ఒక చరరాశి ఉన్న ఉదాహరణ ను భర్తీ చేయడం అవుతుంది మరియు ఇది మల్టీ వేరియేట్ ఉదాహరణలో హెస్సేన్ మాతృక తో భర్తీ అవుతుంది కాబట్టి ఇది n బై n డైమెన్షన్ కలిగిన మాతృక మొదటి భాగము రెండవ భాగము మరియు మొదలగునవి మరియు మీరు ఇటువంటి వరుసలను పూర్తి చేస్తారు కాబట్టి మేము ఉపయోగించిన గుర్తు లు ఏమిటంటే మేము x1 ను ఇక్కడ ముందు ఉపయోగించాము మరియు x2 ను ఇక్కడ రెండో నిలువు వరుసలో ఇక్కడ ఉపయోగించాము X3 ను మూడో నిలువు వరుసలో ఉపయోగించాము మరియు మొదలగునవి xn ను చివరి నిలువు వరుస కొరకు ఉపయోగించాము ఇప్పుడు ఇది x1 కు సంబంధించినది మీరు అదే విషయాన్ని x2 సంబంధితముగా చేయవచ్చు గమనించండి ఇక్కడ x2 అనేది x1 నకు ముందు వచ్చినది ఎందుకంటే ఇది రెండో వరుస మరియు ఇదికర్ణము గా ఎల్లప్పుడూ అదే చర రాశిని రెండుసార్లు డిఫరెన్షియేట్ చేస్తుంది కాబట్టి ఇవి ∂2 f ∂x22 ∂2f ∂xn2 మరియు మొదలగునవి అవుతాయి గమనించండి హెస్సేన్ మాతృక అనేది సిమెట్రిక్అవుతుంది ఎందుకంటే చాలా ఫంక్షన్స్ వరకకు ఇది ఇది అవుతుంది మరియు అదే విధముగా మీకు ∂2 f ∂x1 ∂x3 మరియు తరువాత పదము ∂2 f ∂x3 ∂x1 ఇదంతా ఒకటే అవుతుంది కాబట్టి హెస్సేన్ మాతృక అనేది సిమెట్రిక్అవుతుంది గుర్తుపెట్టుకోండి లీనియర్ ఆల్జీబ్రా పాఠ్యాంశంలో మనము సిమెట్రిక్ మాతృకలను కొంతవరకు చూసాము మరియు ఇక్కడ ఆప్టిమైజేషన్ దృష్టి కోణం నుండి ఇది సిమెట్రిక్ మాతృక చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మనము ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ యూని వేరియేట్ ఉదాహరణల కండిషన్స్ ను మల్టీ వేరియేట్ ఉదాహరణకు ఎలా అనునయం చేయాలో చూడాలి కాబట్టి ఇది యూని వేరియేట్ ఉదాహరణ లో చేసినట్టే ఉంటుంది మనము టేలర్ సిరీస్ అంచనాలను ఇక్కడ ఉపయోగిస్తాము మరియు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చాలా పదాలు ఉన్నాయి దాని నుండి రెండు పదాలు మాత్రమే రాసాను కానీ మనము ఏం చేస్తాము అంటే మనం ఒక వాదన చేస్తాము అదేమిటంటే మీరు ఉన్న బిందువు నుండి మరియు తరువాత మీరు తీసుకునే చాలా చిన్న బిందువునకు దూరము తీసుకుంటే అప్పుడు ఈ మొత్తం అనేది ఏ పదము పెద్దదైనా మొత్తం సంకలనానికి గుర్తును నిర్ణయిస్తుంది వేరే మాటల్లో మీరు ఇక్కడ మొత్తం పదాలను తీసుకున్నట్లయితే దీనిని చిన్నగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే అప్పుడు ఇది జరుగుతుంది నిజానికి ఇది అనంతమైన సంకలనము ఇది పాజిటివ్ లేదా నెగటివ్ అనేది ఈ మొదటి రెండు పదములు నుండి వస్తుంది మరియు అది పాజిటివ్ అయితే మొత్తం సిరీస్ యొక్క సంకలనము పాజిటివ్ అవుతుంది మరియు అదే విధముగా కాబట్టి ఇది ఒక విధమైన తర్కము అది మళ్ళీ మనము ఇక్కడ ఉపయోగిస్తాము ఇంతకుముందు విధముగా వీటిని చిన్నదిగా చేసుకుంటూ వెళితే నేను కేవలం దీని వైపు చూడాలి మరియు యూని వేరియేట్ ఉదాహరణలో విధముగా ఇది 0 నకు చేరదు దీనిని నేను పాజిటివ్ లేదా నెగటివ్ చేయగలను ఇది చూడడానికి నేను ఒక ప్రత్యేకమైన దిశను తీసుకున్నట్లయితే అప్పుడు δ f T α అని చెప్పవచ్చు ఒకవేళ ఈ పదాలు నెగటివ్ అయితే అప్పుడు నేను α నకు వ్యతిరేక దిశ లో నాకు ∇ α వస్తుంది ఇది పాజిటివ్ అవుతుంది దీని అర్థం ఏమిటంటే నాకు ఇక్కడ బిందువు ఉన్నది ఇది దీని కన్నా పెద్దది లేదా చిన్నది అవ్వవచ్చు మరియు ఒకవేళ నేను ఒక బిందువును దీనికన్నా చిన్నదిగా కనుగొంటే అప్పుడు ఇది మినిమం అవ్వదు కాబట్టి మీరు ఇది 0 నకు వెళ్లకుండా ఏమి చేసినా నేను ఇది కనిష్ట బిందువు అవుతుందనే భరోసా ఇవ్వలేను కాబట్టి మనకు వచ్చేమొదటి కండిషన్ ఏమిటంటే ఇది 0 మరియు మీరు δT రూపములో ఉన్న ఈ పదాన్ని గమనించినట్లయితేహెస్సేన్ మాతృక ను H గా ఇక్కడ ఉపయోగిస్తున్నాను మనకు తెలుసు ఇది ఒక సిమెట్రిక్ మాతృక మరియు మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఫంక్షన్ f అనేది ఒక స్కేలార్ ఫంక్షన్ మరియు మీరు ఇక్కడ చూడవచ్చు H అనేది ఒక n బై n మాతృక λT అనేది 1 బై n మరియు λ అనేది n బై 1 అవుతుంది కాబట్టి నేను ఇది చేసినప్పుడు నాకు ఒకటి బై ఒకటి స్కేలార్ విలువ వస్తుంది ఇప్పుడు x̅ తో సంబంధం లేకుండా ఒకవేళ ఇది పాజిటివ్ సంఖ్య అయినప్పుడు మీరు తీసుకున్న దిశ తో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ స్థానికమైన రీజియన్ కన్నా ఎక్కువ ఉంటుంది ఈ బిందువు x స్టార్ కనిష్ట బిందువుగా అర్హత పొందుతుంది కాబట్టిఇది మనము గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన ఆలోచన కాబట్ట స్లైడ్ లో నేను రాసిన విషయానికి వద్దాము అది δT H δ 0 H అనేది సిమెట్రిక్ H ఇది ప్రాథమికంగా మాతృకయొక్క రెండవ డెరివేటివ్ ఇప్పుడు దీనిని మనం లీనియర్ ఆల్జీబ్రా పాఠ్యాంశాల్లో చూడలేదు కానీ ఒకవేళ నాకు δ అనేది ఏమైనా కూడా ఈ కండిషన్ సంతృప్తి పరచాలి అంటే అప్పుడు మనము H ను పాజిటివ్ డెఫినెట్ మాతృక పిలుస్తాము కాబట్టి H అనేది పాజిటివ్ డెఫినెట్ అయితే అప్పుడు ఇది మీ అన్ని δ 0 లకు 0 కన్నా ఎక్కువ ఉంటుంది స్పష్టంగా δ 0 అప్పుడు ఇది 0 అవుతుంది కాబట్టి నేను ఎలా ఒక మాతృక పాజిటివ్ డెఫినెట్ అవునా కాదా అని లెక్క వేయాలి గుర్తు తెచ్చుకోండి లీనియర్ ఆల్జీబ్రా పాఠ్యాంశం నుండి మేము చెప్పాము ఒకవేళ నాకు సిమెట్రిక్ మాతృక ఉన్నట్లయితే అప్పుడు నాకు వాస్తవాలై ఐగన్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి సిమెట్రిక్ మాతృకలు ఎల్లప్పుడూ వాస్తవాలైన ఐగన్ వాల్యూస్ కలిగి ఉంటాయి మరియు ఐగన్ వాల్యూస్ అనేవి ఈ ఉదాహరణలో పాజిటివ్ లేదా నెగిటివ్ అవుతాయి కాబట్టి పాజిటివ్ డెఫినెట్ మాతృక కొరకు లీనియర్ ఆల్జీబ్రా ఫలితం ఏమవుతుంది అంటే ఒకవేళ మాతృక కు n ఐగన్ వాల్యూస్ ఉంటే మరియు ఈ అన్ని ఐగన్ వాల్యూస్ 0 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఈమాతృకను పాజిటివ్ డెఫినెట్ మాతృక అంటారు వేరే మాటల్లో ఒకవేళ ఈ మాతృక యొక్క ఐగన్ వాల్యూస్ 0 కన్నా ఎక్కువ ఉంటే ఎప్పుడు మనము దీనిని ఏ దిశ δ లో లెక్క వేసినా మనకు పాజిటివ్ విలువ వస్తుందని భరోసాను ఇస్తుంది ఇది కాబట్టి ఇది రుజువు చేయబడినది కాబట్టి మీకు ఇది ఏ దిశకైనా ఇది పాజిటివ్ కావాలి అంటే ఇది మీకు ఎందుకు కావాలి ఎందుకంటే మనకు fx అనేది చుట్టుపక్కల ఉండే వాటి కంటే అతి చిన్న విలువ అయి ఉండాలి మరియు మేము చెప్పాము ఏ δ కు అయినా లేదా ప్రతి δ పాజిటివ్ కు ఇది పాజిటివ్ అవ్వాలి ఆ కండిషన్ ను H అనేది పాజిటివ్ డెఫినెట్ అవ్వాలని మార్చాము మరియు H అనేది పాజిటివ్ డెఫినెట్ అయినందువల్ల దీనిని H యొక్క ఒక ఐగన్ వాల్యూస్ అయిన λ1 నుండి λn వరకు ఉన్న విలువలు కచ్చితంగా 0 కన్నా ఎక్కువ ఉండాలనే కండిషన్స్ గా మార్చవచ్చు ఇప్పుడు ఈ క్రింది విధముగా జరుగుతుంది మల్టీ వేరియేట్ ఉదాహరణలో ఇది ఆప్టిమల్ బిందువులు అయ్యే విధముగా బిందువులను గుర్తించడానికి మార్గం చూపిస్తుంది మరియు ఒక్కసారి మనము ఆ బిందువులను గుర్తించినట్లయితే మనము హెస్సేన్ మాతృక ను బిందువు వద్ద లెక్క వేయవచ్చు మరియు తరువాత హెస్సేన్ మాతృక యొక్క ఐగన్ వాల్యూస్ గణన అనేది ఈ బిందువు గరిష్ట బిందువు లేదా కనిష్ట బిందువు మరియు మొదలగునవి నిర్ధారించవచ్చు కాబట్టి ఇది మనము యూనివేరియేట్ ఉదాహరణలో చేసినట్టే అదే విధముగా ఉన్నది కాబట్టి యూనివేరియేట్ ఉదాహరణ ను సంగ్రహించడానికి రెండు కండిషన్స్ ఉన్నాయి f ప్రైమ్ అనేది 0 అవ్వాలి మరియు f డబల్ ప్రైమ్ అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి మల్టీవేరియేట్ ఉదాహరణలో ఇది ∇ f 0 గా మార్చబడింది మరియు హెస్సేన్ మాతృక అనేది పాజిటివ్ డెఫినెట్ అయి ఉండాలి మనము చాలా చిన్న ఉదాహరణ తీసుకుందాం మరియు ఆప్టిమమ్ సాధనను గుర్తిద్దాం కాబట్టి మల్టీ వేరియేట్ ఉదాహరణ తీసుకుందాము అక్కడ రెండు డెసిషన్ చరరాశులు ఉన్నాయి మరియు రెండు చరరాశుల యొక్క ఫంక్షన్ ఇది కాబట్టి మీరు ఏం చేయవచ్చు అంటే మొదట ఈ ∇ f వెక్టర్ ను రూపొందించవచ్చు ఇది ∂f ∂x1అవుతుంది కాబట్టి ∂x1 ∂x1 విలువ 1 అవుతుంది ఇది 0 పదము ఇది 4 రెట్లు 2 రెట్లు x1 8 x1 ఇది x2 మరియు ఇది 0 అవుతుంది కాబట్టి మొదటి పదము ∂f ∂x1 ఇక్కడ ఇదే విధముగా మీరు ∂f ∂x2 చేస్తారు నాకు ఈ రెండింటికీ సంబంధించిన ఒక పదము వస్తుంది దీనిని x2 తో డిఫ్రెన్షియేట్ చేసినప్పుడు ఇది 0 అవుతుంది నాకు ఒక x1 వస్తుంది ఇప్పుడు దీనికి సంబంధించిన వరకు నేను ఇక్కడ ఉన్న 4 x2 ను వదిలేసాను కాబట్టి మనకు సాధించడానికి ఈ రెండు సమీకరణాలు ఉన్నాయి కాబట్టి మనము ఇది సాధించినప్పుడు మరియు ఇక్కడ ఉన్న ఒక సాధన x1 x2 అని అందాము నేను దీనిని గరిష్ట బిందువు లేదా కనిష్ట బిందువు ని సరి చూడవచ్చు కాబట్టి రెండవ డెరివేటివ్ మాతృక అనేది ఈ విధముగా ఉంటుంది కాబట్టి మొదటి పదము అనేది ∂2 f ∂x12 అవుతుంది ఇది ఒకటి మనకు ముందుగానే ∂f ∂x1 కాబట్టి మీరు దీనిని x1 తో డిఫ్రెన్షియేట్ చేసినట్లయితే మీకు ఈ పదము వస్తుంది కాబట్టి ఇక్కడ మిగిలే ఒకే ఒక పదము 8 ఇది మీరు ఇక్కడ చూడవచ్చు మనము దీని వైపు చూసినప్పుడు మనకు ముందుగానే ∂f ∂x2 ఉన్నది కాబట్టి మనము దీనిని x 1 తో డిఫ్రెన్షియేట్ చెయ్యాలి కాబట్టి మిగిలిన పదము 1 అవుతుంది ఇది ఎక్కడ ఉంటుంది మరియు ముందు చెప్పిన విధముగా ఇది ఒక సిమెట్రిక్ మాతృక కాబట్టి దీనిని మీరు ఇక్కడ 1 తో పూర్తి చేయవచ్చు మరియు ఈ పదాన్ని తెచ్చుకోవడానికి నాకు ముందుగానే ∂f ∂x2 ఇక్కడ ఉన్నది నేను దీనిని మళ్లీ x2 తో డిఫ్రెన్షియేట్ చేస్తాను కాబట్టి ఇక్కడమనకు మిగిలే ఒకే ఒక పదము 4 కాబట్టి నాకు ఇది ఉన్నది ఇప్పుడు నేను ఏమి చేయాలి అంటే నేను దీనికి ఐగన్ వాల్యూస్ ను గణన చేయాలి మరియు నేను ఐగన్ వాల్యూస్ ను దీనికొరకు గణన చేసినప్పుడు నేను ఐగన్ వాల్యూస్ రెండింటిని పాజిటివ్ గా కనుగొన్నాను దాని అర్థం ఏమిటంటే ఇది కనిష్ట బిందువు ఇప్పుడు మీరు ఈ సమీకరణ వైపు చూసినట్లయితే ఎక్కడ రెండు సమీకరణాలు రెండు చరరాశులలో ఉన్నాయి మరియు రెండూ కూడా సరళ సమీకరణాలు కాబట్టి అక్కడ ఒకే ఒక్క సాధన ఉంటుంది మరియు ఈసాధన ఈ ఫంక్షన్ కు మినిమం అవుతుంది కాబట్టి ఇది నిర్బంధము లేని మల్టీ వేరియేట్ ఆప్టిమైజేషన్ పైన మన పాఠ్యాంశాన్ని ముగింసింది మనము ఈ పాఠ్యాంశంలో చేసినవి ఏమి అనుసరిస్తా ము అంటే మనము ఇటువంటి సమస్యలను సాధన చేసే కొన్ని న్యూమరికల్ పద్ధతుల ను చూస్తాము మనము ఇలాంటి సమస్యలను అక్కడ నిర్భంధము లు ఉన్నప్పుడుఎలా సాధన చేయాలి అనే వాటిని పరిచయం చేస్తాము మనము రెండు విధములైన నిర్బంధము లను చూస్తాము ఈక్వాలిటీ నిర్బంధము వేరొక రకమైనది ఇనీక్వాలిటీ నిర్బంధములు కాబట్టి తరువాత పాఠ్యాంశాల లో ఇక్కడి నుండి అంశాలను తీసుకోవచ్చు